కాబట్టి ఈ ఉపన్యాసంలో మనం ఫ్లోర్ ప్లానింగ్ కోసం కొన్ని అల్గోరిథంల గురించి మాట్లాడుతాము కావున ఫ్లోర్ ప్లానింగ్ అల్గోరిథంలను చూద్దాం కాబట్టి మనము అనేక విస్తృత క్లాసుల అల్గోరిథంలను క్లుప్తంగా చూస్తాము వాటిలో కొన్ని ఇంటిజెర్ లీనియర్ ప్రోగ్రామింగ్ ఆధారితమైనవి అని మనం చూస్తాము వాటిలో కొన్ని దీర్ఘచతురస్రాకార డ్యూయల్ గ్రాఫ్ తరువాత హిరార్చికాల్ ట్రీ వంటి కొన్ని నిర్దిష్ట డేటా స్ట్రక్చర్ లపై ఆధారపడి ఉంటాయి సిమ్యులేటెడ్ ఎనియలింగ్ చాలా మంచి ఫలితాలను ఇచ్చే సాధారణ పద్ధతి అని చెప్పగలరు మరియు అందులో కొన్ని ఇతర వైవిధ్యాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇంటిజెర్ లీనియర్ ప్రోగ్రామింగ్ మనం దీని గురించి చాలా వివరంగా చెప్పట్లేదు ప్రాథమిక ఆలోచన ఏమిటంటే మనం సమస్యను లినియర్ ఇక్వేషన్ సెట్ గా మోడల్ చేస్తాము మనం కొంత కాస్ట్ ఫంక్షన్ను ఆప్టిమైజ్ చేయాల్సిన కొన్ని ఆబ్జెక్టివ్ ఫంక్షన్ను కూడా పేర్కొనడమే కాకుండా మరియు మనము దానిని ఒక ILP సాల్వర్ కి ఇస్తాము ILP సాల్వర్ మాకు వాంఛనీయ పరిష్కారాన్ని అందిస్తుంది ఎందుకంటే ILP సాల్వర్ అది ఇచ్చే ఏ పరిష్కారాన్ని అయినా వాంఛనీయ పరిష్కారం కోసం ఉత్తమమైనది కాబట్టి సొల్యూషన్ యొక్క ఆప్టిమలిటీ గ్యారంటీ ఇవ్వబడింది కానీ ఏదేమైనా ప్రతి కంప్యూటేషనల్ కాంప్లెక్సిటీ అధికంగా ఉంటుంది మరియు అందువల్ల ఇది చాలా చిన్న సమస్య సందర్భాలకు మాత్రమే ఉపయోగించబడుతుంది కాబట్టి ప్రాక్టికల్ సమస్యల కోసం మీరు దీన్ని నిజంగా ఉపయోగించలేరు రెక్ట్అంగుళర్ డ్యూయల్ గ్రాఫ్ విధానం ఇది చాలా ఆసక్తికరమైన విధానం పార్టీషనింగ్ తో ఫ్లోర్ ప్లానింగ్ యొక్క అనుసంధానాన్ని మనము ఇక్కడ ఉపయోగించుకుంటాము సాధారణంగా పార్టీషనింగ్ జరిగినప్పుడు పార్టీషనింగ్ ప్రక్రియ యొక్క అవుట్పుట్ గ్రాఫ్ ద్వారా రెప్రెసెంట్ చేస్తాము గ్రాఫ్ను దాని రెక్ట్అంగుళర్ డ్యూయల్ గా మార్చడం ద్వారా ఫ్లోర్ ప్లాన్ పొందబడుతుంది ఇప్పుడు ఈ రెక్ట్అంగుళర్ డ్యూయల్ అర్థం ఏమిటో ముందుగా చూద్దాం మనం ఒక ఉదాహరణ తీసుకుందాం మనం వేరే మార్గం నుండి ప్రారంభిద్దాం ఫ్లోర్ ప్లానింగ్ తో ప్రారంభిద్దాం నాకు ఇలాంటి ఫ్లోర్ ప్లాన్ ఉందని అనుకుందాం మరియు ఇవి వేర్వేరు బ్లాక్స్ ABCD మరియు E కాబట్టి మనం రెక్ట్అంగుళర్ డుయాలిటీ గురించి మాట్లాడేటప్పుడు ఈ రేఖాచిత్రంలో లేదా ఈ చిత్రంలో ఎప్పుడూ రెక్ట్అంగుళర్ రీజియన్ ఒక వెర్టెస్ కి అనుగుణంగా ఉంటుంది కాబట్టి నేను ఈ విధంగా చూపించాను 5 వెర్టిసిస్ లు ఉంటాయి మరియు A మరియు B లకు సాధారణ బౌండరీ ఉన్న ప్రతి జత బ్లాక్లకు సాధారణ బౌండరీ ను కలిగి ఉన్నట్లు మీరు చూస్తారు కాబట్టి ఈ రెండు వెర్టిసిస్ లను కలిపే ఎడ్జ్ ఉంటుంది A మరియు C లకు సాధారణ బౌండరీ ఉంది కాబట్టి దీన్ని కనెక్ట్ చేయడానికి ఎడ్జ్ ఉంటుంది B మరియు D ఒక సాధారణ బౌండరీ ను పంచుకుంటాయి D మరియు C ఒక బౌండరీ ను పంచుకుంటాయి D మరియు E కూడా పంచుకుంటాయి మరియు C మరియు E కూడా పంచుకుంటాయి B మాత్రమే కాదు మరియు C కూడా షేర్ చేసుకుంటాయి కానీ ఇక్కడ మనం ఈ గ్రాఫ్ను ఫ్లోర్ ప్లానింగ్ నుండి గీసాము కానీ వాస్తవానికి ఏమి జరుగుతుంది మీకు ఈ గ్రాఫ్ ఇవ్వబడుతుంది ఇది పార్టీషనింగ్ సమస్య యొక్క అవుట్పుట్ అవుతుంది అది మనము ఇప్పుడు చెప్పినది కాబట్టి గ్రాఫ్ దీన్ని ఇష్టపడుతుంది ఈ గ్రాఫ్ నుండి మీరు దానిని ఫ్లోర్ ప్లాన్గా అనువదించాలి ఇప్పుడు ఈ విధంగా ఒక ప్లానర్ గ్రాఫ్ ఇవ్వడం కష్టం కాదు మీరు ప్రతి వర్టెక్స్ ఒక రెక్ట్అంగుళర్ రీజియన్ ద్వారా ఒక రెక్ట్అంగుళర్ డ్యూయల్ తో మార్చవచ్చు మరియు మీరు ఈ విధంగా ఫ్లోర్ ప్లాన్ ను పొందుతారు ఇప్పుడు ఇది మీరే పార్టీషనింగ్ సమస్య యొక్క అవుట్పుట్ ఇక్కడ ప్రతి వెర్టెక్స్ బ్లాకులను సూచిస్తుంది మరియు ఎడ్జ్ లు వాటి మధ్య కనెక్షన్ సంఖ్యను సూచిస్తాయి ఎడ్జెస్ వెయిట్ లు అవి ఎంత బలంగా అనుసంధానించబడి ఉన్నాయో రెక్ట్అంగుళర్ డ్యూయాలిటీ వెనుక ఉన్న ఆలోచన ఇది కాబట్టి గ్రాఫ్ యొక్క రెక్ట్అంగుళర్ డ్యూయల్ లక్షణాలను మీరు చూసినట్లే గ్రాఫ్లోని ప్రతి వెర్టెక్స్ ఫ్లోర్ ప్లానింగ్ లో ఒక ప్రత్యేకమైన రెక్టఅంగెల్ అనుగుణంగా ఉంటుంది మరియు ప్రతి ఎడ్జ్ కు సంబందించిన రెక్టఅంగెల్ లను అవి ప్రక్కనే ఉంటాయి అవి కొంత హారిజాంటల్ లేదా వర్టికల్ సెగ్మెంట్ ను పంచుకుంటాయి ఇప్పుడు ఇది మీకు చూపబడిన మరొక ఉదాహరణ ఇది ఫ్లోర్ ప్లాన్ మరియు ఇది రెక్ట్అంగుళర్ డ్యూయల్ గ్రాఫ్ ఇప్పుడు మీరు చూడగలిగే ఒక లక్షణం ఇది మీరు ఇతర ఉదాహరణలతో మీరే పని చేయవచ్చు మీరు అలాంటి ప్లానర్ ఫ్లోర్ ప్లాన్ రెక్ట్అంగుళర్ ఫ్లోర్ ప్లాన్ తీసుకుంటాం మీరు దానిని డ్యూయల్ గ్రాఫ్ గా మారుస్తారు డ్యూయల్ గ్రాఫ్ ట్రయాంగులర్ రీజియన్స్ సమితి కలిగి ఉంటుందని మీరు చూస్తారు దీనిని ప్లానార్ ట్రయాంగులర్ గ్రాఫ్ అంటారు ప్లానార్ అంటే ప్లేన్ పైన ఒకదానికొకటి దాటకుండా ఎడ్జ్ ను కలిగి ఉంటుంది కాబట్టి ప్లానార్ అంటే మీరు ప్లేన్ ఉపరితలంపై గ్రాఫ్ను లేఅవుట్ చేయవచ్చు ఎడ్జ్ లు ఒకదానికొకటి దాటవు ఫ్లోర్ ప్లాన్ ప్లానర్ అయినందున మీరు దానిపై పొందుపరిచిన గ్రాఫ్ కూడా ప్లానర్ గ్రాఫ్ అవుతుంది కాబట్టి ఇది ఆటోమేటిక్ మరియు అన్ని ముఖాలు ట్రయాంగులర్ స్వభావంతో ఉంటాయి కాబట్టి ఈ గ్రాఫ్ తప్పనిసరిగా ప్లానార్ ట్రయాంగులర్ గ్రాఫ్ అవుతుంది దీనిని మీరు ఫ్లోర్ ప్లాన్గా అనువదించాలి ఇప్పుడు కొన్ని విషయాలు ఉన్నాయి ఇప్పుడు మీకు క్రాస్ జంక్షన్తో ఫ్లోర్ ప్లాన్ ఉంటే ఇది ప్లానార్ ట్రయాంగులర్ గ్రాఫ్ కు అనుగుణంగా ఉండదని చూస్తాం ఎందుకంటే 1 మరియు 2 ప్రక్కనే ఉన్నాయి 1 మరియు 4 ప్రక్కనే ఉన్నాయి 2 3 మరియు 3 4 కాబట్టి ఇది ఇలా కనిపిస్తుంది కానీ 1 3 మరియు 2 4 అవి ఏ హారిజాంటల్ మరియు వర్టికల్ లైన్ ను పంచుకోవు కాబట్టి మాకు ఇలాంటి పరిస్థితి ఉంటే మీకు PTG రాదు మీకు ఇలాంటి పరిస్థితి ఉంటే మీరు ఈ ఎడ్జ్ 3 4 ని కొద్దిగా షిఫ్ట్ చేస్తే మీరు దీన్ని కొద్దిగా ఇలా షిఫ్ట్ చేస్తే 2 మరియు 4 మధ్య షేరింగ్ ఉంటుంది 2 మరియు 4 మధ్య ఒక ఎడ్జ్ ఉంటుంది కదా కాబట్టి PTG అనేది ఒక ప్రోపెర్టీ మనకు PTG కావాలి మీరు దానిని ఈ గ్రాఫ్లోకి ట్రాన్సలేట్ చేయవచ్చు ఇప్పుడు ఒక సమస్య ఉంది అయితే ప్రతి ప్లానార్ ట్రయాంగులర్ గ్రాఫ్ను ఫ్లోర్ ప్లాన్గా ట్రాన్సలేట్ చేయలేము ఇది ఒకే ఒక సమస్య కేసు దీనిని కాంప్లెక్స్ ట్రయాంగల్ అంటారు ఇది వాస్తవానికి ఇలా తీసిన 4 వెర్టిసిస్ కంప్లీట్ గ్రాఫ్ను సూచిస్తుంది 3 ట్రయాంగులర్ ముఖాలు ఉన్నాయి ఇప్పుడు మీరు దీనిని ప్రయత్నించవచ్చు ఏ విధంగానైనా మీరు ఫ్లోర్ ప్లాన్ను డ్రా చేయలేరని మీరు చూస్తారు దీని కోసం సంబంధిత డ్యూయల్ గ్రాఫ్ ఉంటుంది కాబట్టి ఈ కాంప్లెక్స్ ట్రయాంగల్ ఈ ప్రత్యేకమైన విధానంలో మీరు దానిని గ్రాఫ్లో ఒక కష్టమైన సమస్య ఎదుర్కొంటారు కాబట్టి నేను మొదట మీకు చెప్పనివ్వండి కాబట్టి ఇక్కడ మీరు చెబుతున్నది ఏమిటంటే మా గ్రాఫ్ పార్టీషనింగ్ అల్గోరిథంలు మనకు ఇస్తుంది ఏమిటంటే కొన్ని బ్లాక్స్ మరియు వాటి కనెక్షన్ల బలాన్ని సూచించే వాటి ఇంటెర్కనెక్షన్స్ ఇప్పుడు ఆ గ్రాఫ్లో ప్లానర్ ట్రయాంగులేషన్స్ ఉంటే మీరు దాన్ని లేఅవుట్ లేదా ఫ్లోర్ ప్లాన్కు మ్యాప్ చేయవచ్చు కాబట్టి ఇది మీరు ఎల్లప్పుడూ కలిగి ఉంటారు కానీ మీకు అక్కడ కాంప్లెక్స్ ట్రయాంగల్ ఉంటే మీరు ఆ సబ్ గ్రాఫ్ను రెక్ట్అంగుళర్ డ్యూయల్ గా ఫ్లోర్ ప్లాన్ ను మ్యాప్ చేయలేరు కాబట్టి ఇది ఒక లోపం ఫ్లోర్ ప్లానింగ్కు ఒక ఆసక్తికరమైన విధానం ఉంది ఇక్కడ మనము ఒక పార్టీషన్ ను సూచించే గ్రాఫ్తో ప్రారంభిస్తాము మరియు అక్కడ నుండి మనము దానిని ఫ్లోర్ ప్లాన్గా అనువదిస్తాము కానీ ప్రధాన సమస్య కాంప్లెక్స్ ట్రయాంగల్ సమస్య కాబట్టి మనము ఏమి చేస్తున్నామనేది ప్రతిపాదించబడిన ఒక హ్యూరిస్టిక్ లాంటిది మీరు కంప్లీట్ పార్టీషనింగ్ గ్రాఫ్ను పరిశీలిస్తారు అక్కడ ఉన్న అన్ని కాంప్లెక్స్ ట్రయాంగల్ లను మీరు గుర్తిస్తారు మీరు ఆ కాంప్లెక్స్ ట్రయాంగల్ నుండి ఒక ఎడ్జ్ ని ఎంచుకుంటారు మరియు ప్రతి కాంప్లెక్స్ ఎడ్జ్ ల లో మీరు ఒక ఎడ్జ్ ని యాడ్ చేస్తారు అంటే ఇది ఇలాంటిదే మీ కాంప్లెక్స్ ట్రయాంగల్ ఇలా కనిపిస్తుంది కాబట్టి మనము చెప్పేది ఏమిటంటే ఎడ్జ్ లలో దేనికైనా మీరు ఒక వెర్టెక్స్ ని యాడ్ చేస్తే మరియు మనము ఇక్కడ డమ్మీ ఎడ్జ్ ని యాడ్ చేస్తాము కాబట్టి ఇది ఇకపై కాంప్లెక్స్ ట్రయాంగల్ కాదు కాబట్టి మీరు ఇలాంటి ట్రయాంగల్ సమస్య పరిష్కరించడానికి నేను ఈ విధంగా డమ్మీ వెర్టెక్స్ లను యాడ్ చేస్తాను కాబట్టి సమస్య పరిష్కారం సూచించేది ఏమిటంటే మీరు అటువంటి డమ్మీ వెర్టెక్స్ లను యాడ్ చేస్తారు కాని మళ్ళీ ఈ రకమైన ఎడ్జ్ ల యొక్క కనీస సెటప్ను నిర్ణయించడం అన్ని కాంప్లెక్స్ ట్రయాంగల్ లను తొలగించగలగడం కూడా కష్టమైన సమస్యగా నిరూపించబడింది అయితే కొన్ని హ్యూరిస్టిక్స్ అందుబాటులో ఉన్నాయి మరియు నా ఉద్దేశ్యం ఏమిటంటే ఫ్లోర్ ప్లాన్ను రూపొందించడానికి ఈ రకమైన హ్యూరిస్టిక్లను ఉపయోగించవచ్చు ఈ హెయిరార్చికాల్ విధానం ఒక ఆసక్తికరమైన విధానం ఇది కూడా సాధారణంగా ఉపయోగించబడుతుంది కాబట్టి ఇక్కడ మనం చెప్పేది ఏమిటంటే మనము ఒక విధమైన డివైడ్ అండ్ కాంక్వెర్ విధానాన్ని ఉపయోగిస్తాము అంటే మనము సమస్యను చిన్న ఉప సమస్యలుగా విభజిస్తాము ఇవి 3 వెర్టెక్స్ తో ఒక చిన్న గ్రాఫ్ను పరిగణించినట్లుగా సులభంగా నిర్వహించగలవు అంటే 3 బ్లాక్స్ కాబట్టి ఈ 3 బ్లాకులను 3 సాధ్యమైన మార్గాల్లో ఉంచవచ్చు కాబట్టి మనం చెప్పేది ఏమిటంటే మనకు ఒక చిన్న బ్లాక్స్ సెట్ ఉంటే మనకు ఇలాంటి గ్రాఫ్ ఉంది మనకు a b మరియు c యొక్క ప్రాపర్టీస్ ఉన్నాయి వాటి రీజియన్స్ మరియు వాటి ప్రాపర్టీస్ ఏమిటి అవి ఎలా అనుసంధానించబడి ఉన్నాయి కాబట్టి మీరు అల్టార్నేటివ్ ఫ్లోర్ ప్లాన్ లను అన్వేషించవచ్చు మరియు ఈ 3 లో ఏది ఉత్తమమో తెలుసుకోవచ్చు చివరిది ఉత్తమమని మీరు కనుగొన్నారని అనుకుందాం కాబట్టి మీరు దీనిపై ఫ్రీజ్ అవుతారు మరియు మీరు ఈ a b cని ఒకే మైక్రో నోడ్లో మెర్జ్ చేస్తారు అంటే మీరు ఇప్పటికే ఈ ఉప సమస్యను పరిష్కరించారు a b c ను ఈ విధంగా ఉత్తమంగా ఉంచవచ్చు మిగతా రెండింటిని మీరు విస్మరిస్తారు ఇది ప్రాథమిక ఆలోచన కాబట్టి ఆప్టిమల్ కాన్ఫిగరేషన్ తరువాత 3 మాడ్యూల్స్ నేను చెప్పినట్లుగా నిర్ణయించబడతాయి మీరు వాటిని ఒకే మాడ్యూల్లో మెర్జ్ చేస్తారు కాబట్టి సూపర్ వెర్టెక్స్ అని పిలవబడే తదుపరి హై లెవెల్ ది వుంది మరియు మీరు దీన్ని రిపీట్ చేస్తారు కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే నేను చెప్పినట్లుగా మీరు ప్రతి దశలో చిన్న సంఖ్యలో వెర్టెక్స్ లను పరిశీలిస్తున్నారు కానీ ఎంత చిన్నది 3 4 5 6 బాగా అలా వెర్టెక్స్ ల సంఖ్య చాలా వేగంగా పెరుగుతుంది కాబట్టి సాధారణంగా మనము నోడ్ల సంఖ్యను 5 కి పరిమితం చేస్తాము అంతకన్నా ఎక్కువ కాదు సాధ్యమయ్యే ఫ్లోర్ ప్లాన్ ల సంఖ్య d తో విపరీతంగా పెరుగుతుంది d అనేది గ్రాఫ్లోని వెర్టిసిస్ సంఖ్య కాబట్టి ఒక ఉదాహరణకు d ఈక్వల్ టు 2 కి ఇక్కడ 2 పోసిబిలిటీస్ వున్నాయ్ d ఈక్వల్ టు 3 అంటే మీకు 6 పోసిబిలిటీస్ ఉండవచ్చు ఈ విధంగా మనం d 4 లేదా 5 కి వెళ్ళేటప్పుడు చాలా వేగంగా వెళ్తుంది కాబట్టి మీకు ఆ పరిమాణంలో గ్రాఫ్ ఉంటే మీరు తెలుసుకోవడానికి అన్ని పోసిబిలిటీస్ ను అన్వేషించడానికి మరియు ఫ్లోర్ ప్లాన్ యొక్క ఆప్టిముమ్ కాన్ఫిగరేషన్ ను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు తీసుకో దాన్ని ఫ్రీజ్ చెయ్యి మరియు తదుపరి వెర్టెక్స్ కోసం అన్ని వెర్టిసిస్ ను ఒకే సూపర్ వెర్టెక్స్ కు మెర్జ్ చేయండి కాబట్టి బాటమ్ అప్ అనేది ఈ హిరార్చికాల్ పద్ధతిలో ఒక సహజమైన విధానం కాబట్టి మనము గ్రాఫ్లో వెర్టిసిస్ లుగా సూచించే మోడ్యూల్ లు ఎడ్జెస్ కనెక్టివిటీని సూచిస్తాయి ఎడ్జ్ వెయిట్ లు కాబట్టి అధిక వెయిట్ లు కలిగిన మోడ్యూల్ లు మాడ్యూళ్ల పైర్స్ అవి ప్రతి క్లస్టర్లోని మాడ్యూళ్ల సంఖ్య d కి పరిమితం అవుతుందనే పరిమితితో కలిసి క్లస్టర్ గా ఉంటాయి ఈ d మా పరిమితి ఇలాంటి ఆలోచన మనకు a గ్రాఫ్ ప్రతి వెర్టెక్స్ మన బ్లాకులను ఎడ్జ్ లను సూచిస్తుంది ఎడ్జ్ వెయిట్ బ్లాకుల మధ్య ఎన్ని కనెక్షన్లు ఉన్నాయో సూచిస్తుంది నేను స్ట్రాంగ్ గా కనెక్ట్ అయిన d నోడ్ల సమితిని ఎంచుకున్నాను అనుకుందాం మీరు ఆ d నోడ్ల సమితిని తీసుకుంటారు మీకు అన్ని పోసిబిలిటీస్ తెలుసు కాబట్టి వాటిని ఉత్తమంగా ఉంచండి అన్ని పోసిబిలిటీస్ ని అన్వేషించండి ఏ ఫ్లోర్ ప్లాన్ కాన్ఫిగరేషన్ మీకు మినిమం కాస్ట్ ను ఇస్తుందో తెలుసుకోండి దాన్ని తీసుకోండి మరియు ఆ ఐదు నోడ్లను ఒకే మైక్రో నోడ్ ద్వారా భర్తీ చేయండి కానీ ఆ సంఖ్యను d ఈక్వల్ టు 5 గా లిమిట్ చేయండి కాబట్టి ప్రతి దశలో సమగ్ర ఎన్యూమరేషన్ జరుగుతుంది ఈ క్లస్టర్ హైయర్ లెవెల్ ప్రాసెసింగ్ ప్రాసెసింగ్ కోసం పెద్ద మాడ్యూల్లో మెర్జ్ చేయబడుతుంది ఇప్పుడు ఇది ఒక గ్రీడీ ప్రొసీజర్ ఇక్కడ మీరు డిక్రీసింగ్ వెయిట్స్ ని ఎడ్జ్ లను సార్ట్ చేస్తారు సాధారణంగా స్ట్రాంగ్ కనెక్టివిటీని సూచించేది హెవియస్ట్ వెయిట్ సాధారణంగా మొదట ఎన్నుకోబడుతుంది మరియు మోడ్యూల్ గ్రీడీ ఫ్యాషన్ తో క్లస్టర్ గా ఉంటాయి మరియు ఇది రిపీట్ అవుతుంది ఇది ఎలా జరిగిందో ఒక ఉదాహరణతో నేను చూపిస్తాను కాబట్టి ఒక ఉదాహరణ తీసుకుందాం నేను ఇప్పుడే ఇక్కడికి తిరిగి వచ్చాను మొదట ఈ ఉదాహరణను తీసుకుందాం ఇది 5 వెర్టిసిస్ లతో కూడిన గ్రాఫ్ ఎడ్జెస్ వెయిట్ లు చూపించబడ్డాయి కాబట్టి గ్రీడీ క్లస్టరింగ్ అప్రోచ్ లో a మరియు b c మరియు d వంటి స్ట్రాంగ్ గా కనెక్ట్ అయిన వెర్టిసిస్ లను మీరు చూడవచ్చు మీరు వాటిని మెర్జ్ చేస్తారు మీరు a మరియు c లను కలిపి c మరియు d లను కలిపి ఉంచుతాము కాబట్టి మీరు దీన్ని చేసిన తర్వాత మీకు e మాత్రమే మిగిలి ఉంటుంది కాబట్టి ఈ క్లస్టర్లతో వీక్ గా 2 మరియు 1 కనెక్ట్ చేయబడిందని అర్థం ఇప్పుడు ఏమి జరుగుతుందంటే a b కలిసి కనెక్ట్ అవుతుంది c d కలిసి కనెక్ట్ అవుతుంది కానీ మీకు e ఎక్కడ ఉంచాలో తెలీదు కాబట్టి ఈ గ్రీడీ క్లస్టరింగ్లో బహుశా మీరు కుడి వైపున వుంచుతాము కాబట్టి మీరు టాప్ మరియు బాటమ్ ఎంప్టీ స్పేసెస్ ను పొందుతారు కాబట్టి ఇది సూచించబడిన ఒక హ్యూరిస్టిక్ సమస్య అని కొన్ని లైట్ వెయిట్ ఎడ్జ్ లను హైరార్కీ గా హయ్యర్ లెవెల్ లలో ఎన్నుకోవచ్చు దీని ఫలితంగా రెండు క్లస్టర్ ల యొక్క ఇంకంపాటిబుల్ ఏరియాస్ ప్రక్కనే మీరు ఇక్కడ చూసినట్లుగా లేఅవుట్ విస్తీర్ణంలో పెరుగుదలకు దారితీయవచ్చు ఈ e ఈ a b మరియు c d హైట్ పరంగా చక్కగా అనుకూలంగా ఉంటాయి కాబట్టి e ని మీరు ఎక్కడైనా క్రింద ఉంచలేరు కాబట్టి మీరు దానిని కుడి వైపున ఉంచాలి కాబట్టి ఇది జరుగుతుంది ఇప్పుడు ఈ హ్యూరిస్టిక్ చెప్పేదేంటంటే ఒక క్లస్టర్ చాలా తక్కువ వెయిట్ తో పొరుగున ఉన్న క్లస్టర్కు కనెక్ట్ అయ్యిందని మీరు చూస్తారు మీరు వాటిని కలిసి క్లబ్ చేస్తారు ప్రారంభంలో ఇది కేవలం హ్యూరిస్టిక్ ఆలోచన ఏమిటంటే మీరు d మరియు e చాలా వీక్ గా ఒక వెయిట్ తో కనెక్ట్ అయి ఉంటుంది మీరు d మరియు e ప్రారంభంలోనే క్లబ్ చేసి ఉంటారు కాబట్టి d మరియు e పక్కపక్కనే ఉంటాయి ఇప్పుడు మీరు మిగిలిన వాటిని a మరియు b ని కలిపి c మరియు d ని కలిపి ఉపయోగిస్తారు కాబట్టి ఇక్కడ మనకు లభించే పరిష్కారం మరింత కాంపాక్ట్ అవుతుందని మీరు చూస్తారు ఎందుకంటే d మరియు e అవి కలిసి ఉన్నందున మీరు దానిని c క్రింద ఉంచవచ్చు ఇక్కడ c మరియు d మెర్జ్ అవుతున్నందున d దాని క్రింద c మధ్యలో ఉంచబడుతుంది కాబట్టి మీకు కుడి లేదా ఎడమ వైపున ఉంచడానికి తగినంత స్థలం లేదు కానీ ఇక్కడ ఇది జరుగుతుంది కాబట్టి ఇది కేవలం హ్యూరిస్టిక్ ఇది మంచి పరిష్కారం ఇస్తుంది ఇప్పుడు టాప్ డౌన్ ఇంకొక అల్టార్నేటివ్ కాబట్టి ఇక్కడ మీరు పార్టీషనింగ్ ప్రక్రియ నుండి ప్రారంభిస్తాం కాబట్టి మీరు మొత్తం నెట్లిస్ట్ నుండి ప్రారంభిస్తాం ఇది మన ఆలోచన కాబట్టి మీ కంప్లీట్ ఫ్లోర్ ప్లాన్కు అనుగుణంగా ఉండే మొత్తం నెట్లిస్ట్ మీ వద్ద ఉంది మీరు ఈ నెట్లిస్ట్ను రెండు భాగాలుగా విభజిస్తారు ఫ్లోర్ ప్లాన్లో ఇది రెండు భాగాలకు అనుగుణంగా ఉంటుంది మీరు దీనిని 3 భాగాలుగా పార్టీషన్ చేస్తారు ఇక్కడ మీరు ఫ్లోర్ ప్లాన్ ను 3 భాగాలుగా పార్టీషన్ చేస్తారు ఇక్కడ మీరు దానిని 2 భాగాలుగా పార్టీషన్ చేస్తారు ఇక్కడ మీరు 2 భాగాలుగా పార్టీషన్ చేస్తారు కాబట్టి ఒకటి నుండి ఒక కరస్పాండెన్స్ ఉంటుంది పైకి క్రిందికి మీరు నెట్లిస్ట్ను పార్టీషనింగ్ చేస్తున్నారు మరియు అదే సమయంలో సంబంధిత పద్ధతిలో మీరు ఫ్లోర్ ప్లాన్ను కూడా పార్టీషనింగ్ చేస్తున్నారు కాబట్టి మీరు పొందే వాటిని a b c d మరియు e అని అనుకుందాం కాబట్టి ఫ్లోర్ ప్లాన్ లో మీరు వాటిని సరిగ్గా ఉంచే చోట మీరు పొందుతారు కాబట్టి ఇది టాప్ డౌన్ విధానం కానీ ప్రధాన సమస్య ఏమిటంటే కార్నిఘన్ లిన్ పార్టీషనింగ్ అల్గోరిథం ను చూశాము ఇది ఒక గ్రాఫ్ను రెండు భాగాలుగా విభజిస్తుంది అయితే ఇక్కడ సాధారణంగా మనకు ఒక పద్దతి అవసరం ఇది గ్రాఫ్ను రెండు భాగాలకు పైగా విభజించగలదు కానీ అలాంటి మంచి అల్గోరిథంలు సాధారణంగా అందుబాటులో లేవు మనము హ్యూరిస్టిక్స్ మరియు అప్ప్రోక్సీమేషన్ పద్ధతులను ఉపయోగించాలి కాబట్టి k వే పార్టీషనింగ్ అని దీనిని అంటారు కాబట్టి k వే పార్టీషనింగ్ కోసం అల్గోరిథంలు ఉన్నాయి వీటిని ఇక్కడ ఉపయోగించవచ్చు ఇది నెట్లిస్ట్ను k వేరువేరు భాగాలుగా విభజిస్తుంది మంచి పరిష్కారాన్ని పొందటానికి మళ్ళీ కంప్యుటేషన్ కాంప్లెక్సిటీ చాలా ఎక్కువ కాబట్టి ఇది ఒక సమస్య ఎందుకంటే ఇది చాలా విస్తృతంగా ఉపయోగించబడదు బ్యాలన్సుడ్ పార్టీషన్ లను పొందడం కష్టం బ్యాలన్సుడ్ అంటే సమాన పరిమాణాల పార్టీషన్ లు కాబట్టి ఇలా పొందడం కష్టం సరే సిములేటెడ్ ఎనియలింగ్ ఒక ఆసక్తికరమైన పద్ధతి కాబట్టి సిమ్యులేటెడ్ ఎనియలింగ్ అనేది VLSI CAD లో ఉపయోగించబడే చాలా సాధారణంగా ఉపయోగించే పద్ధతి ఇతర అప్లికేషన్స్ లో కూడా ఇది మెటల్స్ కు ఎనియలింగ్ ప్రక్రియను మోడల్ చేస్తుంది కాబట్టి ఇది ప్రాథమికంగా ఆప్టిమైజేషన్ సమస్య ఆప్టిమైజేషన్ సమస్యకు పరిష్కారం మీకు ఒక పరిష్కారం ఎక్కడ ఉంది మనం ఒక పరిష్కారంతో ప్రారంభిస్తాము మాకు ఒక పరిష్కారం నుండి మరొకదానికి తీసుకెళ్లగల కదలికల సమితి ఉంది మరియు మాకు కాస్ట్ ఫంక్షన్ ఉంది మీరు దాని ద్వారా అంచనా వేయగలరు దీని అర్థం ఇచ్చిన సమస్యకు నాకు పరిష్కారం దొరికింది అంటే మనకు సొల్యూషన్ రెప్రెసెంటేషన్ ఉంటుంది ఇది పునరావృత ప్రక్రియ ప్రతి దశలో మనము పరిష్కారంలో కొన్ని చిన్న మార్పులు చేస్తాము వీటిని మూవ్స్ అంటారు మార్పు చేసిన తరువాత మనకు మంచి పరిష్కారం లభిస్తుందో లేదో తనిఖీ చేస్తాము మనకు మంచి పరిష్కారం లభిస్తే కాస్ట్ ఫంక్షన్ ఉంటుంది మనం దాన్ని ఉపయోగించి చెక్ చేయవచ్చు మనకు మంచి పరిష్కారం లభిస్తే మనము దానిని ఎల్లప్పుడూ అంగీకరిస్తాము కానీ మీకు వరస్ట్ పరిష్కారం లభిస్తే అప్పుడు మనము దానిని అంగీకరించవచ్చు కాని ఆ ప్రాబబిలిటీ టైం తో తగ్గుతుంది దీనిని ఎనియలింగ్ ప్రాసెస్ లేదా మెటల్స్ లో కూలింగ్ ప్రాసెస్ అని పిలుస్తారు కాబట్టి సిములేషన్ సిములేటెడ్ అనెలింగ్ అల్గోరిథం వెనుక ఉన్న ప్రాథమిక ఆలోచన ఇది కాబట్టి ఫ్లోర్ ప్లానింగ్ కోసం ఈ పద్ధతిలో ఫ్లోర్ ప్లాన్ ట్రీ ద్వారా రెప్రెసెంట్ చేస్తాము మరియు పోస్ట్ఫిక్స్ నొటేషన్ గురించి నేను ఇంతకు ముందు మాట్లాడిన పోలిష్ నొటేషన్ అదే రకమైన పోస్ట్ఫిక్స్ నొటేషన్ రెప్రెసెంట్ చేయడానికి మరియు మూవ్స్ మానిప్యులేషన్స్ కి కూడా ఉపయోగించబడుతుంది కాబట్టి ఇది ఎలా అని చూద్దాం కాబట్టి ఈ నొటేషన్ మీ సౌలభ్యం కోసం నేను రిపీట్ చేస్తున్నాను ఈ i మరియు j రెండు బ్లాకులను సూచిస్తుంది ijH అంటే ఇలాంటిదే ఈ i మరియు j ఒక హారిజాంటల్ లైన్ తో కనెక్ట్ చేయబడి ఉంది i మరియు j ఇది ijH చే సూచించబడుతుంది అదేవిధంగా ijV దీని అర్థం రెక్టాన్గల్ j రెక్టాన్గల్ i యొక్క ఎడమ వైపున ఉంటుంది నేను ijV వ్రాస్తే ఇది j యొక్క ఎడమ వైపున ఉంటుంది వర్టికల్ లైన్ తో వేరు చేయబడుతుంది కాబట్టి అటువంటి ప్రతి స్లైస్ పోలిష్ లేదా పోస్ట్ ఫిక్స్ నొటేషన్ ని సూచిస్తుంది ఇప్పుడు నార్మలైజ్ అయిన పోలిష్ ఎక్స్ప్రెషన్ ను నిర్వచించండి ఇది వరుస H లేదా V చిహ్నాలను కలిగి ఉండకపోతే పోలిష్ ఎక్స్ప్రెషన్ ను నార్మలైజెడ్ అని పిలుస్తారు ఇది కొంత మొత్తంలో రిడెండెన్సీని తగ్గించడానికి మాత్రమే ఉపయోగించబడుతుంది ఎందుకంటే మీరు ఇంతకు ముందు చూసినట్లుగా ఒకే ఫ్లోర్ ప్లాన్ లో బహుళ స్లైసింగ్ ట్రీస్ ఉండవచ్చు లేదా అవి బహుళ పోలిష్ నొటేషన్ లను కలిగి ఉంటాయి కాబట్టి దీన్ని చక్కగా నార్మలైజ్ చేయ డానికి ఇది ఒక మార్గం మనం ఒక ఉదాహరణ తీసుకుందాం ఇది ఒక ఫ్లోర్ ప్లాన్ రెండు ఆల్ట్రనేటివ్ స్లైసింగ్ ట్రీస్ ఉన్నాయి మీరు చూడవచ్చు మీరు మొదట 1 మరియు 2 లను లేదా మొదట 3 మరియు 4 లను మెర్జ్ చేయవచ్చు మరియు తరువాత వాటిని కలపవచ్చు లేదా మీరు మొదట 1 మరియు 2 లను మెర్జ్ చేయవచ్చు మీరు దానితో 3 ని కంబైన్ చేసి దానితో 4 కలపండి కాబట్టి సంబంధిత పోలిష్ నొటేషన్స్ ఈ 1 2 H లాగా ఉంటాయి అంటే డాష్ 3 4 V అంటే బార్ ఈ బార్ ఈ బార్ ఈ మరియు ఈ 1 2 డాష్ 3 బార్ 4 బార్ కోసం సమానంగా ఉంటుంది మీరు ఇక్కడ చూడవచ్చు వరుసగా రెండు వర్టికల్ నొటేషన్స్ ఉన్నాయి కానీ ఇక్కడ అలాంటివి లేవు ఇది నార్మలైజ్ చేయడానికి పరిగణించబడుతుంది కాబట్టి రెప్రెసెంటేషన్ కోసం మనము నార్మలైజ్డ్ ఎక్స్ప్రెషన్ ను మాత్రమే ఉపయోగిస్తాము ఇదే మనము చేసేది అవే నేను మాట్లాడిన మూవ్స్ యొక్క కొన్ని పారామీటర్స్ కాబట్టి 3 మూవ్స్ ఇక్కడ నిర్వచించబడ్డాయి మొదటి మూవ్ మీరు రెండు ప్రక్కనే ఉన్న ఒపెరాండ్లను స్వాప్ చేయమని రెండవ మూవ్ మీరు రెండు ఒపెరాండ్ల మధ్య ఆపరేటర్ల సిరీస్ తో కాంప్లిమెంట్చేస్తారు దీనిని చైన్ అంటారు కాంప్లిమెంట్ అంటే అది V గా ఉంటే మీరు దాన్ని H గా చేస్తారు H ను మీరు V గా చేయడం కాబట్టి రెండు ఒపెరాండ్ల మధ్య ఆపరేటర్ల సిరీస్ ని కాంప్లిమెంట్ చేయండి అంటే నాకు అలాంటిదే ఉందని అనుకుందాం నాకు బ్లాక్ a ఉంది నాకు బ్లాక్ b ఉంది ఆ మధ్య నాకు డాష్ బార్ డాష్ ఉన్నాయి కాబట్టి వీటిని మీరు బార్ డాష్ బార్ ద్వారా రీప్లేస్ చేస్తారు వాటిలో ప్రతిదాన్ని కాంప్లిమెంట్ చేయండి దీనిని చైన్ అంటారు మరియు మూడవ మూవ్ రెండు ప్రక్కనే ఉన్న ఆపరేటర్లను మరియు ఆపరేషన్లను స్వాప్ చేసుకుంటుంది కాబట్టి మీకు డాష్ ఉంటే దాన్ని డాష్ ని రీప్లేస్ చేయడం ద్వారా దాన్ని స్వాప్ చేయండి మరియు మొదటిది వాస్తవానికి ప్రక్కనే ఉన్న ఒపెరాండ్కు స్వాప్ అవుతుంది అంటే అది ab గా ఉంటే మరియు మీరు గమనించిన పాయింట్ ఒక మూవ్ చేసిన తర్వాత అది నార్మలైజ్ అయిన ఎక్స్ప్రెషన్ కు దారితీస్తేనే మనము దానిని పరిశీలిస్తాము ఎందుకంటే మీరు మూవ్స్ ను తనిఖీ చేయవచ్చు మరియు b నార్మలైజెడ్ ఎక్స్ప్రెషన్ ను నార్మలైజెడ్ ఒకటే వదిలివేస్తుంది c మాత్రమే మూవ్ చేస్తే నార్మలైజెడ్ ఎక్స్ప్రెషన్ అన్ నార్మలైజ్ అయ్యే సందర్భంలో సంభవిస్తుంది మీలాగే ఇది డాష్ అని డాష్ అని చెప్పనివ్వండి కాబట్టి మీరు ఈ రెండింటిని స్వాప్ చేసుకుంటే ఇది డాష్ డాష్ కావచ్చు కాబట్టి మీరు వరుసగా రెండు డాష్లను పొందవచ్చు ఇది అన్ నార్మలైజ్డ్ అవొచ్చు కాబట్టి కాస్ట్ ఫంక్షన్ మళ్ళీ ఇలా పోలి ఉంటుంది మీకు ఏరియా ఉంది మీకు వైర్ లెంగ్త్ ఉంది అప్పుడు వెయిటెడ్ ఫంక్షన్ అని నేను ఇంతకుముందు చర్చించాను అదే రకమైన కాస్ట్ ఫంక్షన్ మీరు ఉపయోగించవచ్చు మరియు ఇది ఒక ఉదాహరణ మాత్రమే ఇది మీరు ప్రారంభించిన ఇనిషియల్ సొల్యూషన్ అని అనుకుందాం ఇది సంబంధిత పోలిష్ నొటేషన్ కాబట్టి నేను మూవ్స్ యొక్క ఒక సీక్వెన్స్ ను వివరిస్తున్నాను మీరు మూవ్స్ చేస్తారు అంటే మీరు రెండు ఒపెరాండ్లను స్వాప్ చేసుకుంటున్నారు ఈ 4 మరియు 3 మీరు దీన్ని 3 మరియు 4 గా చేస్తారు 3 ఇక్కడకు వస్తుంది 4 అక్కడకు వస్తుంది కాబట్టి మనకు ఇలాంటి పరిష్కారం లభిస్తుంది b ని మూవ్ చేయండి కాబట్టి 2 మరియు 3 ల మధ్య మీరు అన్నింటినీ కాంప్లిమెంట్ చేస్తారు ఒకటి మాత్రమే ఉంది మీరు దానిని డాష్ చేయడానికి కాంప్లిమెంట్ చేస్తారు కాబట్టి క్రొత్త లేఅవుట్ ఇలా కనిపిస్తుంది c ని మూవ్ చేయండి నేను ఏమి చేస్తాను ఈ 4 మరియు ఈ డాష్ మీరు వాటిని స్వాప్ చేస్తే ఇది ఇలా అవుతుంది ఈ ఉదాహరణను చూడండి నేను కొన్ని మూవ్స్ సీక్వెన్స్ చాలా మంచి తుది పరిష్కారానికి దారితీస్తుందని మీకు చూపించడానికి ఉద్దేశపూర్వకంగా తయారు చేసాను కాని ఆచరణాత్మక చూడండి సమయం 2839 విషయంలో మీరు అలాంటి ఇటరేషన్స్ చాలా చేయాల్సి ఉంటుంది చాలా ట్రయిల్ అండ్ ఎర్రర్ వల్ల మీరు చివరికి మంచి పరిష్కారాన్ని చేరుకుంటారు కాని ఈ ఉదాహరణ వాస్తవానికి మూవ్స్ సీక్వెన్స్ ని కనుగొనడం సాధ్యమని మీకు చూపిస్తుంది దీని ద్వారా బాడ్ సొల్యూషన్ నుండి మీరు గుడ్ సొల్యూషన్ కి వెళ్ళవచ్చు చివరగా మనం రెక్టాన్గులర్ మరియు L ఆకారపు బ్లాకుల గురించి మాట్లాడుదాం బ్లాక్ ఆకారాలు రెక్టఅంగెల్ మాత్రమే కాదు అవి L ఆకారంలో ఉంటాయి మీరు రెక్ట్అంగుళర్ బ్లాక్లకు మాత్రమే మిమ్మల్ని పరిమితం చేసినప్పటికీ మీరు బ్లాక్లను పక్కపక్కనే ఉంచినప్పుడల్లా ఇది L యొక్క ఆకారాన్ని తీసుకోవచ్చు మరియు మీరు బ్లాక్లను ఒకదాని తరువాత ఒకటిగా ఉంచినప్పుడు మీరు I లాంటి ఒక పరిస్థితికి దారి తీయవచ్చు ఇక్కడ మీరు ఒక వీల్ రకమైన నిర్మాణాన్ని స్లైస్ చేయలేని చోట చూపిస్తారు కాబట్టి మనము ఒకదాని తరువాత ఒకదాన్ని మూవ్ చేసినప్పుడు ప్రతి బ్లాక్లు రెక్టఅంగెల్ అయినప్పటికీ కనెక్ట్ అవుతూ ఉంటుంది చివరికి మీరు ఒక వీల్ రకమైన నిర్మాణాన్ని పొందవచ్చు కాబట్టి కన్స్ట్రుక్టీవ్ రెక్టాన్గులర్ ఫ్లోర్ ప్లాన్ లను రూపొందించేటప్పుడు మీరు పరిగణించవలసిన కొన్ని కంప్లెక్సిటీస్ ఇవి కాబట్టి ఫ్లోర్ ప్లానింగ్ అల్గోరిథంల గురించి ఒక ఒవెర్వ్యూ ని ఇవ్వడానికి ప్రయత్నించాను వాటి వివరాల్లోకి వెళ్ళడానికి ప్రయత్నించ లేదు కాబట్టి అనుసరించే విధానాల గురించి మీకు సరైన ఆలోచన ఉందని నేను భావిస్తున్నాను